పారాసిటిక్ అర్రే ఉపన్యాసానికి స్వాగతం వాస్తవానికి అర్రే లు అన్నిటిలో అన్ని ఎలిమెంట్స్ నడపలేవు దానిని పారాసిటిక్ అర్రే అంటారు ఒక యూనిఫార్మ్ అర్రే ని నేను ఉత్తేజపరచాలనుకుంటే ప్రతి ఎలిమెంట్ కి అవసరమైన వేర్వేరు ఫేస్ మరియు ఆంప్లిట్యూడ్ ఉత్తేజితాల కోసం సరైన ఫీడింగ్ అమరిక అవసరం ఇప్పుడుఅన్ని ఎలిమెంట్ లను నడపడానికి బదులుగా పారాసిటిక్ అర్రే ని పొందడానికి మేము కొన్ని ఇతర పారాసిటిక్ రేడియేటర్లను ఉంచవచ్చు ఇప్పుడు ఇది పని చేయవచ్చు పనిచేయకపోవచ్చు కాబట్టి కొంతమంది ప్రజలు చాలా మంచి డిజైన్లను కనుగొన్నారు ఇక్కడ సాధారణ నిర్మాణం పని చేస్తుందిఅందులో ఒకటి చాలా ప్రసిద్ధి పొందినది యాగీ ఉడా అర్రే వాస్తవానికి యాగి ఉడాకు ఇద్దరు శాస్త్రవేత్తలు ఉన్నారు జపనీస్ శాస్త్రవేత్తలు వారు అటువంటి పారాసిటిక్ అర్రే ని కనుగొన్నారు ఇది దాదాపుగా ప్రతిచోటా హెచ్ఎఫ్ కోసం ఉపయోగించబడుతుంది హెచ్ఎఫ్ అంటే 3 నుండి 30 MHz తరువాత వీహెచ్ఎఫ్ 30 నుండి 300 MHz మరియు యుహెచ్ఎఫ్ అంటే 300 నుండి 3000 MHz 300 MHz మొదట్లో టీవీ ప్రసారాలు ఈ జోన్లో ఉన్నాయి అది ఇప్పుడు ఇక్కడకు మారింది కాబట్టి ఈ అన్ని సందర్భాల్లో అనువర్తనం టీవీ ప్రసారాలు టీవీ ప్రసారాల కోసం ఇది అద్భుతమైన యాంటెన్నా మరియు ఇది మంచి మొత్తం తో డైరెక్టివిటీ ని ఇస్తుంది ఇది ఒకే డైపోల్ కి సాధ్యం కాదు కాబట్టి ఈ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడమే ఈ నిర్మాణం అని అనుకుందాం నాకు డైపోల్ యాంటెన్నా ఉంది మరియు ఇది పారాసిటిక్ అర్రే కాబట్టి ఇది ఒకటి పారసైట్ అని నేను పాయింట్ అవుట్ చేస్తాను నేను దానిని డ్రైవ్ చేయడం లేదు 2 డ్రివెన్ ఎలిమెంట్ అవుతుంది నేను ఇక్కడ ఫీడ్ కలిగి ఉన్నాను మరియు ఈ అంతరం 'd' అని తీసుకుందాం కాబట్టి ఇది టు ఎలిమెంట్ అర్రే అర్రే యాక్సిస్ అంటే ఏమిటి ఇది అర్రే యాక్సిస్ ఇది ఒక ఎలిమెంట్ ఇది మరొక ఎలిమెంట్ మరియు విషయం ఏమిటంటే ఈ డ్రివెన్ దానిని రిఫరెన్స్ గా తీసుకుంటాను మరియు ఈ కోణం నా సై కోణం కాబట్టిఇది అర్రే యాక్సిస్రెండు ఎలిమెంట్ల అర్రే ఇది నా పరిశీలన విషయం ఇప్పుడు ఈ మొత్తం మీరు చూసే విషయం నేను టు పోర్ట్ నెట్వర్క్ గా చూడగలను ఇది ఒక పోర్ట్ ఇది మరొక పోర్ట్ కాబట్టి స్పష్టంగా నేను దానిని ఉత్తేజపరుస్తున్నాను కాబట్టి ఇక్కడ కరెంట్ ఉంది ఇప్పుడు అప్పటి నుండి ఇది ఈ రేడియేటర్ 1 సమీపంలో ఉందిఎందుకంటే ఇది కండక్టర్ కాబట్టి ఈ రేడియేటెడ్ ఫీల్డ్ మొత్తం ఇక్కడ ఇండ్యూస్ అవుతుంది ఎందుకంటే వాటి మధ్య మ్యూచువల్ కప్లింగ్ మరియు అది కూడా ఇక్కడ కొంత కరెంట్ ని ఇండ్యూస్ చేస్తుంది కాబట్టి పోర్ట్ 1 వద్ద వోల్టేజ్ ఎలా ఉంటుందో నేను వ్రాయగలను ఇది నా పోర్ట్ 1 ఇది నా పోర్ట్ 2 కాబట్టి V1 అనేది Z11 I1 ప్లస్ Z12 I2 మరియు V2 అనేది Z21 I1 ప్లస్ Z22 I2 గా ఉంటుంది నేను దీన్ని టు పోర్ట్ నెట్వర్క్ కోసం వ్రాయగలనా మరియు ఈ ఎలిమెంట్ 1 ఇది డ్రైవ్ అవ్వదు కాబట్టి ఈ వోల్టేజ్ 0 గా ఉంటుందని నేను చెప్పగలను కాబట్టి ఇప్పుడు నేను ఈ I1 మరియు I2 కోసం పరిష్కరించగలను కాబట్టి I1 అంటే ఏమిటి I1 మైనస్ Z12V2 బై Z11 Z22 మైనస్ Z12 స్క్వేర్ మరియు I2 అనేది Z11 V2 బై Z11 Z22 మైనస్ Z12 స్క్వేర్ కు సమానం కాబట్టి ఇది నేను ఎక్సైడ్ చేయకపోయినా వాటి మధ్య మ్యూచువల్ కప్లింగ్ వలన వాటి నుండి రేడియేషన్ ఉంటుంది ఇది ఏమీ కాదు కానీ ఈ Z12 మరియు Z21ఒకవేళ మేము ఇంతకుముందు దీనిని పరిగణనలోకి తీసుకోకపోతే కానీ ఆచరణాత్మక సందర్భాల్లో ఇది ఉంది I1 మరియు I2 రెండూ కరెంట్ లను కలిగి ఉన్నాయి రెండూ ఇప్పుడు ప్రసరిస్తాయి వాటిలో కొన్ని ఫార్ ఫీల్డ్ రేడియేషన్ ఉంటుంది ఇప్పుడు ఆ I1 మరియు I2 నుండి I2 బై I1 ను మైనస్ Z11 బై Z12 అని వ్రాయగలను ఇప్పుడు ఈ రెండూ సంక్లిష్టమైన ఇంపెడెన్స్ లు ఎందుకంటే ఇవి మొదటి యాంటెన్నా యొక్క సెల్ఫ్ ఇంపెడెన్స్ రేడియేటర్ యొక్క మ్యూచువల్ ఇంపెడెన్స్ ద్వారా మొదటి రేడియేటర్ 2 తో డ్రైవ్ అయినప్పుడు Z12 ను మైనస్తో ఉంటుంది ఇప్పుడు ఇది నేను మైనస్ మాగ్నిట్యూడ్ పార్ట్ మరియు కొంత ఫేజ్ పార్ట్ గా వ్రాయగలను ఎందుకంటే ఇది ప్రాథమికంగా ఇవి మ్యూచువల్ గా ఉంటాయి స్పష్టంగా ఇది రెండింటి మధ్య దూరం ఫై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఈ పరస్పర విషయం అనేది సపరేషన్ ఎంత ఉంటుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది అందుకే నేను కొంత ప్రపోర్షనల్ dకాన్స్టాంట్ ఆల్ఫా ను తీసుకున్నాను కాబట్టి ఇది ఈ నిష్పత్తి యొక్క ఫేజ్ ఇప్పుడు ఫీల్డ్ అర్రే నమూనా ఏమిటో నేను చెప్పగలను ఇది నా రిఫరెన్స్ ఈ 2 నా రిఫరెన్సు కాబట్టి F అనేది 1 మైనస్ Z12 బై Z11 e టు ద పవర్ ఆఫ్ j ఆల్ఫా d మైనస్ j k0 d కాస్ సై కు సమానం నేను దీన్ని వ్రాయగలనా ఎందుకంటే రెండింటి మధ్య స్పేస్ ఉంటుంది కాబట్టి ఈ రెండు ఎలిమెంట్ అర్రే యొక్క నమూనా ఇది ఇప్పుడు ఈ దిశలో నేను గరిష్ట రేడియేషన్ కలిగి ఉండాలి అంటే ఆ సై 0 కి సమానం ఎందుకంటే వేవ్ ఇక్కడ నుండి వస్తుంది నేను దాన్ని పొందుతాను కాబట్టి నేను దీనిని ఎండ్ ఫైర్ విషయంగా కోరుకుంటున్నాను కాబట్టి సై వద్ద గరిష్ట రేడియేషన్ పొందడానికి 0 దిశకు సమానం చేయుచున్నాను మనకు ఏమి కావాలి ఈ భాగం ఆల్ఫా డి మైనస్ k0 d ప్లస్ మైనస్ పై తో సమానంగా ఉండాలి నేను ఈ విషయం చెప్పగలనాఎందుకంటే అప్పుడు ఈ భాగం ఆల్ఫా d మైనస్ k0 d అవుతుంది కాబట్టి అది నాకు d ఇస్తుంది అది మైనస్ ప్లస్ పై బై k0 మైనస్ ఆల్ఫాతో సమానం అవుతుంది కాబట్టి మనం ఇలా 'd' ఎంచుకుంటే మనం ఈ దిశలో గరిష్ట రేడియేషన్ పొందవచ్చు ఇప్పుడు మనం కోరుకుంటే అది ఇక్కడ గరిష్టంగా ఉండాలి మరియు ఈ దిశలో అది శూన్యంగా ఉండాలి వెనుక దిశలో అది శూన్యంగా ఉండాలి కాబట్టి పరిస్థితి ఏమిటి అంటే మేము రేడియేషన్ ను వెనుక దిశలో అణచివేయాలనుకుంటున్నాము కాబట్టి వెనుక దిశలో ఉన్న రేడియేషన్ ను అణచివేయడం అనగా సై విలువ ఫై కి సమానంగా ఉన్న దిశలో అణచివేయాలనుకుంటున్నాము మనకు ఆల్ఫా d ప్లస్ k0 d అవసరం ఎందుకంటే ఆ దిశలో కాస్ పై విలువ మైనస్ 1 కాబట్టి ఆల్ఫా d ప్లస్ k0 d విలువ 0 లేదా 2π గా ఉండాలి మరియు Z12 బై Z11 మాగ్నిట్యూడ్ విలువ 1 గా ఉండాలి మరియు దానిని ప్రొడ్యూస్ చేయాలనుకుంటే రెండూ ఒకేసారి సంతృప్తి చెందాలి సైముల్టేనియస్ కండిషన్ కానీ ఈ రెండవ కండిషన్ సాధ్యం కాదు ఎందుకంటే సెల్ఫ్ ఇంపెడెన్స్ మరియు మ్యూచువల్ ఇంపెడెన్స్ ఉండడం వలన మ్యూచువల్ ఇంపెడెన్స్ ఎల్లప్పుడూ సెల్ఫ్ ఇంపెడెన్స్ కంటే చాలా తక్కువగా ఉంటుంది అందుకే మేము ఇంతకుముందు దానిని నిర్లక్ష్యం చేసాము మరియు ఈ కండిషన్ ని మనం అందుకోలేము అందుకే అక్కడ కొంత రేడియేషన్ ఉంటుంది కాని మనకు మినిమం రేడియేషన్ కావాలి మేము శూన్యతను పొందలేము కాబట్టి వెనుక దిశలో పూర్తి శూన్యత సాధ్యం కాదు అందుకే దీనిని నేను ఐడియల్ గా చెప్పాను ఐడియల్ యాగీ ఉడా అర్రే ను తీసుకుంటున్నాను మనకు d ఉండాలి ఈ వ్యక్తులు ప్రయోగం నుండి కనుగొన్నారు అది ఆల్ఫా d విలువ మైనస్ π బై 2 మరియు Z12 బై Z11 అనేది1 కి సమానం కానీ ఇది తయారు చేయబడలేదు ఇప్పుడు మనం d తీసుకుంటే అది లాంబ్డా నాట్ బై 4 కి సమానం ఇది స్మాల్ Z12 అవుతుంది మరియు స్మాల్ Z12 అయితే ప్రస్తుత పారాసిటిక్ రేడియేటర్ లో తక్కువ కరెంట్ ప్రవహిస్తుంది మరియు వ్యక్తులు సాధారణంగా లాంబ్డా నాట్ బై 4 కంటే d కొంచెం తక్కువగా గా తీసుకుంటారు ఇప్పుడు సరిగ్గా డిజైన్ పారామితులు ఏమిటి డిజైన్ పారామితులు ఈ d మరియు డైపోల్ యొక్క పొడవు ఇది మరొక పరామితి ఈ రెండు ఎలిమెంట్ అర్రే లో మీరు డైరెక్టివిటీ 3 ని పొందవచ్చు ఇప్పుడుపారాసిటిక్ ఎలిమెంట్ ఈ రెసోనెంట్ లెంత్ కంటే తక్కువగా ఉంటుంది అంటే l1 అనేది లాంబ్డా నాట్ బై 2 కంటే తక్కువ అని నేను చెప్పగలను అప్పుడు అది డైరెక్టర్ గా పనిచేస్తుంది మరియు డైరెక్టర్ లో గరిష్ట వైవిధ్యం సంభవిస్తుంది అంటే వ్యక్తులు ఈ విధంగా నిర్మాణాన్ని చేశారు ఇది డ్రివెన్ ఎలిమెంట్ ఈ దిశలో నాకు రేడియేషన్ అవసరం లేదు ఇది పారాసిటిక్ ఎలిమెంట్ మరియు ఇక్కడ నాకు షార్టర్ ఎలిమెంట్ ఉంది లాంబ్డా నాట్ బై 2 కంటే షార్టర్ కాబట్టి ఇది రేడియేషన్ ను మెరుగుపరుస్తుంది వీటిని డైరెక్టర్లు అంటారు వ్యక్తులు ఈ ఎలిమెంట్స్ లో చాలా తీసుకోవచ్చు వాటి పరిమాణాల లో మార్పులు ఉండేలా కూడా వ్యక్తులు తీసుకోవచ్చు ఇది డ్రివెన్ ఎలిమెంట్ ఇది లాంబ్డా నాట్ బై 2 డైపోల్ మరియు దీనిని రిఫ్లెక్టర్ అంటారు కాబట్టి ఈ రిఫ్లెక్టర్ వెనుక దిశ లో ఉన్న రేడియేషన్ ను అణిచివేస్తుంది మరియు ఈ డైరెక్టర్లు వీటిని మెరుగుపరుస్తారు కాబట్టి వాస్తవానికి నేను దీనిని మైనస్ 1 ఎలిమెంట్ అని పిలుద్దాం దీనిని 0 ఎలిమెంట్ అంటారు దీనిని I2 అంటారు సాధారణంగా మనకు n సంఖ్య డైరెక్టర్లను కలిగి ఉన్నాయనుకుందాం కాబట్టి ఇది ఇప్పుడు n ప్లస్ 1 పోర్ట్ అవుతుంది కాబట్టి మీరు దీనిని చూడవచ్చు మేము N పోర్ట్ Z మ్యాట్రిక్స్ ను ఇలా వ్రాయవచ్చు కాబట్టి డిజైన్ సమస్య ఏమిటంటే di మరియు ఎలిమెంట్ పొడవు li లో స్పేస్ ని తీసుకుందాం ఫార్వర్డ్ దిశలో రేడియేటెడ్ ఫీల్డ్ కు అదనంగా ఇన్ ఫేజ్ ను అందించడానికి నాకు సరైన ఫేజ్ ఉండాలి కానీ ఈ సర్దుబాటు పారామితులన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నందున పరిష్కరించడం కష్టం కానీ వ్యక్తులు కొన్ని అనుభావిక ప్రోగ్రామింగ్ విషయాలను వ్రాశారు కాబట్టి కొన్ని పుస్తకాలలో ప్రోగ్రామ్ లు అందుబాటులో ఉన్నాయి ఈ సమస్య వద్ద ఇవి కూడా అందుబాటులో ఉన్నాయి తద్వారా మీరు దీన్ని కలిగి ఉంటారు ఇప్పుడు ఈ పారాసిటిక్ అర్రే యొక్క తీవ్రమైన సమస్య ఏమిటంటే ఈ డైపోల్స్ టెర్మినల్స్ డ్రివెన్ డైపోల్స్ టెర్మినల్ ను చూస్తే రేడియేషన్ రెసిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది ఇది డైపోల్ లో ఉండే 73 ఓం కాదు ఎందుకంటే ఈ శక్తులలో కొన్ని రేడియేషన్ చేయబడవు అవి ఈ డైరెక్టర్లు మరియు రిఫ్లెక్టర్లు మొదలైన వాటికి ఆటంకం కలిగిస్తుంటాయి కాబట్టి దీనితో 0 15 కారకం ద్వారా రేడియేషన్ రెసిస్టెన్స్ ను 0 1 లాంబ్డా నాట్ స్పేస్ తో తగ్గించడం ఒక్క పారాసిటిక్ ఎలిమెంట్ వలన అవుతుంది కాబట్టి మనకు 0 1 లాంబ్డా నాట్ అంతరం ఉంటే రేడియేషన్ రెసిస్టెన్స్ 15 శాతం తగ్గుతుంది మనకు 0 5 లాంబ్డా అంతరం ఉంటే ఈ తగ్గింపు 15 శాతం 30 శాతం అని చెప్పవచ్చు కాబట్టి సాధారణంగా యాగీ ఉడా అర్రే డైపోల్ యొక్క రేడియేషన్ రెసిస్టెన్స్ 20 ఓం ఉంటుంది చాలా చిన్నది మరొక సమస్య ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఆపరేషన్ సాధారణంగా ఫ్రీక్వెన్సీ బ్యాండ్ యొక్క ఆపరేషన్ 2 నుండి 3 శాతానికి మించదు ఎందుకంటే ఉత్తమమైన ఫలితాల కోసం పారాసిటిక్ ఎలిమెంట్ ల క్లిష్టమైన ట్యూనింగ్ అవసరం సాధారణంగా డిజైనర్లు ఉపయోగించే కొన్ని విలువలను మేము చెప్పగలం అవి డ్రివెన్ డైపోల్ పొడవు 0 45 నుండి 0 49 లాంబ్డా నాట్ డైరెక్టర్ల పొడవు 0 4 నుండి 0 45 లాంబ్డా నాట్ మీరు సాధారణంగా 0 5 లాంబ్డా నాట్ కంటే తక్కువ రిఫ్లెక్టర్ పొడవు 0 5 లాంబ్డా నాట్ కంటే ఎక్కువ అని అంటారు అందుకే మీరు యాగీ అర్రే ని చూసినట్లయితే మీరు దీని ద్వారా రిఫ్లెక్టర్ మరియు డైరెక్టర్లను సులభంగా గుర్తించవచ్చు రిఫ్లెక్టర్ చాలా ఎక్కువ పొడవుగా ఉంటుంది డ్రివెన్ డైపోల్ మీరు ఫీడ్ చేసినది మరియు డైరెక్టర్ ని ఎల్లప్పుడూ గుర్తించవచ్చు కాబట్టి రేడియేషన్ ఏ దిశలో జరుగుతుందో మీరు దీని ద్వారా తెలుసుకోవచ్చు రేడియేషన్ డైరెక్టర్స్ దిశలో ఉంటుంది మరియు రిఫ్లెక్టర్ దిశలో అణచివేయబడుతుంది అప్పుడు డైరెక్టర్ అంతరం అనేది సాధారణంగా 0 3 నుండి 0 4 లాంబ్డా నాట్ మరియు రిఫ్లెక్టర్ అంతరం అది 0 25 లాంబ్డా నాట్ ఇప్పుడు డైరెక్టర్ లు ఒకే పొడవు మరియు వ్యాసార్థం కలిగి ఉండవలసిన అవసరం లేదు మరియు వివిధ డిజైనర్లు వేర్వేరు గా ఉపయోగిస్తున్నారు మరియు ఒకటి కంటే ఎక్కువ రిఫ్లెక్టర్ రేడియేషన్ లక్షణాలను మార్చదని కనుగొనబడింది కాబట్టి సాధారణంగా చాలా డిజైన్ లలో ఒక రిఫ్లెక్టర్ మాత్రమే ఉంటుంది మరియు డైరెక్టర్స్ లలో మీరు డైరెక్టర్స్ సంఖ్యను పెంచితే రేడియేషన్ పనితీరు పెరుగుతుంది కానీ ఒక నిర్దిష్ట బిందువుకు మించి లేదా నిర్దిష్ట సంఖ్యలో డైరెక్టర్స్ కు మించి డైరెక్టర్స్ లో కరెంట్ ఇండ్యూస్ అవ్వడం చాలా తక్కువఅది రేడియేషన్ కు సహకారం చాలా తక్కువగా ఉంటుంది సాధారణంగా డిజైనర్ లు 6 నుండి 12 మంది డైరెక్టర్ల ను కలిగి ఉంటారు కాబట్టి అర్రే పొడవు సాధారణంగా 6 లాంబ్డా నాట్ మరియు గెయిన్ వేవ్ లెంగ్త్ కి 5 నుండి 9 వరకు ఉంటుంది కాబట్టి సాధారణంగా ఇది 30 నుండి 54 వరకు లేదా dB పరంగా 14 8 నుండి 17 3 dB వరకు వస్తుంది ఇది చాలా మంచిది అందుకే మీరు చాలా టీవీ అనువర్తనాల్లో చూస్తారు మీరు ఒకే డైపోల్ ను పెట్టి రిసెప్షన్ పొందలేరు కానీ మీకు ఒక సమయం లో లభిస్తుంది ఎందుకంటే ఇది డైపోల్ తో పోల్చితే మీ గెయిన్ చాలా పెద్దదిగా ఉంది మరియు ఇది మీకు ఇస్తుంది ఇప్పుడు ఈ యాగి యాంటెన్నా యొక్క ముఖ్యమైన రేడియేషన్ లక్షణం ఫార్వర్డ్ మరియు బ్యాక్వర్డ్ గెయిన్ కాబట్టి వెనుక దిశలో గెయిన్ ని మీరు ఎంత తగ్గించవచ్చు ఇన్పుట్ ఇంపెడెన్స్ బ్యాండ్విడ్త్ ఫ్రంట్ టు బ్యాక్ రేషియో మైనర్ లోబ్ లెవెల్ మొదలైనవి కాబట్టి ఇది అనుభావిక రూపకల్పనకు మంచి ఉదాహరణ ఆపై చివరకు లాగ్ పీరియాడిక్ అర్రే అని పిలువబడే మరొక అర్రేని చూస్తాము ఇది ఆసక్తికరమైన అర్రే వాస్తవానికి దీనిని బ్రాడ్బ్యాండ్ అర్రే అని పిలుస్తారు కానీ ఆధునిక కాలంలో దీనిని బ్రాడ్బ్యాండ్ అని పిలవము మునుపటి ప్రజలు దీనిని బ్రాడ్బ్యాండ్ అని పిలుస్తారు వాస్తవానికి బ్రాడ్బ్యాండ్ లో ఒక యాంటెన్నా బ్రాడ్బ్యాండ్ అయితే నేను దాని ద్వారా ఒక పల్స్ ని మాత్రమే పంపించగలను కాని బ్రాడ్బ్యాండ్ ను పిలవడానికి మరొక మార్గం ఉంది అంతకుముందు వ్యక్తులు దీనిని అలా పిలుస్తారు నేను న్యారో బ్యాండ్ సిగ్నల్ కలిగి ఉన్నానని అనుకుందాం నేను అదే యాంటెన్నా తో మరొక న్యారో బ్యాండ్ సిగ్నల్ ని మరొక ఫ్రీక్వెన్సీ తో పంపిస్తున్నాను కాబట్టి అతి తక్కువ న్యారో బ్యాండ్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ మరియు అత్యధిక న్యారో బ్యాండ్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఇది గణనీయంగా ఉంటే ప్రజలు దీనిని బ్రాడ్బ్యాండ్ అని పిలుస్తారు కానీ సమస్య ఏమిటంటే ఈ రకమైన బ్రాడ్బ్యాండ్ యాంటెన్నా ఇక్కడ నాకు చాలా న్యారో బ్యాండ్ సిగ్నల్స్ పంపబడతాయి నేను వాటికి పల్స్ పంపితే అవి ప్రకృతిలో డిస్పర్సివ్ గా ఉంటాయి దీనికి ఒకేసారి అన్నిఫ్రీక్వెన్సీ లు సరఫరా కావాలి అది ఈ లాగ్ పిరియాడిక్ అర్రే ద్వారా పంపబడదు కాబట్టి ఇది డిస్పర్సివ్ అర్రే అంటే నేను పల్స్ పంపడానికి ప్రయత్నస్తే డిస్పెర్స్ అవ్వడం జరుగుతుంది కానీ నేను న్యారో బ్యాండ్ సిగ్నల్స్ పంపడానికి ప్రయత్నిస్తే చాలా పెద్ద బ్యాండ్విడ్త్ మీద అది ఆ సంకేతాలను పంపగలదు కాబట్టి దీనితో నేను ఈ అర్రే లను ఆ బ్రాడ్బ్యాండ్ యాంటెన్నా అని పిలుస్తాను వాటిని 3 నుండి 1 ఫ్రీక్వెన్సీ బ్యాండ్ పై పనిచేసేలా చేయవచ్చు దీని అర్థం అత్యధిక ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ మరియు అత్యల్ప ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అంటే fupper బై flower అనేది 3 కు సమానం అని చెప్పవచ్చు ఇప్పుడు భావన ఏమిటి భావన వాస్తవానికి ఇది ప్రొఫెసర్ రామ్సే దీనిపై పనిచేసేవారు మరియు చాలా భావనలు అతని కోసం ఉన్నాయి ఫ్రీక్వెన్సీ మారినప్పుడు క్రమానుగతంగా తనను తాను కొలవగల నిర్మాణాన్ని నిర్మించడం అతని భావన అతని కోణం ఈ కోణం ఆల్ఫా అని అనుకుందాం నాకు రెండు సెల్యూట్ లు ఉన్నాయి మరియు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక యాంటెన్నా ఒకవేవ్ లెంగ్త్ లాంబ్డా నాట్ వద్ద సంతృప్తికరంగా పనిచేస్తుందని అనుకుందాం కాబట్టి పాయింట్ ఏమిటంటే ఇది కూడా ప్రదర్శిస్తుంది ఈ మొదటిదాని యొక్క పరిమాణాన్ని అది లాంబ్డా 2 బై లాంబ్డా 1 కారకం తో మార్చినట్లయితే ఇది వేవ్ లెంగ్త్ లాంబ్డా 2 వద్ద కూడా ప్రదర్శిస్తుంది ఒక యాంటెన్నా ఫ్రీక్వెన్సీ మీద పనిచేస్తుందని అనుకుందాం ఆ వేవ్ లెంగ్త్ యొక్క విలోమం ఒక నిర్దిష్టవేవ్ లెంగ్త్ 3 మీటర్ వద్ద అది పని చేయగలదు నేను దాని పరిమాణాన్ని 2 బై 3 కారకం ద్వారా స్కేల్ చేస్తే అది ఇప్పుడు అదే యాంటెన్నా 2 మీటర్ వేవ్ లెంగ్త్ వద్ద పని చేయగలదు కాబట్టి మీరు సూచించినది నాకు ఇలాంటి నిర్మాణం ఉందని అనుకుందాం ఇది యాంగిల్ ఆల్ఫా మరియు ఇక్కడ నేను ఒక ఎలిమెంట్ ని తీసుకుంటానని అనుకుందాం నేను ఇక్కడ ఒక ఎలిమెంట్ ని తీసుకుంటే అది స్కేల్ అవుతుంది అనుకుందాం నేను దానిని n ప్లస్ 1 వ ఎలిమెంట్ అని పిలుస్తాను నేను దీనిని n ఎలిమెంట్ అని పిలుస్తాను అప్పుడు ఇది n మైనస్ 1 ఇది n మైనస్ 2 మరియు ఈ పొడవు ln అని చెప్పండి ఈ పొడవు ln మైనస్ 1 మరియు ఈ దూరం xn 1 ఈ దూరం xn మొదలైనవి అని చెప్పవచ్చు ఇప్పుడు నా ఉద్దేశ్యం మీరు నిరంతరాయంగా అనంతమైన డైపోల్స్ అర్రే ని చూస్తారు ఇప్పుడు డైపోల్ యొక్క పారామితులు ఏమిటి డైపోల్ యొక్క పారామితులు పొడవు ln వ్యాసం an దూరం ఇది వ్యాసం ఇది పొడవు శిఖరం నుండి దూరం మరియు dn అనేది ఇంటర్ ఎలిమెంట్ స్పేసింగ్ కాబట్టి దీని అర్థం ఇది dn ఇది dn మైనస్ 1 మొదలైనవి ఇప్పుడు xn 1 బై xn కి ln 1 బై ln కి dn 1 బై dn కి an 1 బై an అన్నియు టౌ కి సమానం కాబట్టి మీరు చూశారా అర్రే ఈ పరామితి ద్వారా పూర్తిగా నిర్వచించబడింది మరియు వీటిలో ఒకటి లేదా నేను టౌ dn బై 2 ln లేదా ఆల్ఫా అని చెప్పగలను ఆల్ఫా కూడా నిర్వచించగలదు వాటిలోఏ రెండైనా నిర్వచించగలదు కాబట్టి ఈ పరామితిని సిగ్మా అంటారు కాబట్టి టౌ సిగ్మా లేదా ఆల్ఫా వాటిలో ఏ రెండైనా ఈ అర్రే ని పూర్తిగా నిర్వచించగలవు కాబట్టి మేము అర్రే యొక్క అన్ని డైమెన్షన్స్ ని టౌ ద్వారా గుణిస్తే అప్పుడు ఎలిమెంట్ nస్కేల్ అయి ఎలిమెంట్ n ప్లస్ 1 గా మారుతుంది కాబట్టి అర్రే ఒక కారకం టౌ తో సంబంధం ఉన్న అన్ని ఫ్రీక్వెన్సీ వద్ద ఒకే రేడియేటింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది మొదటిది ఈ వైపు ఇది f1 అని అనుకుందాం కాబట్టి ఇది f1 గా ఉంటుంది ఈ అర్రే f1 వద్ద సంతృప్తికరంగా పనిచేస్తే f2 అనేది టౌ f1 కు సమానం f3 అనేది టౌ స్క్వేర్ f1 కు సమానం f4 అనేది టౌ క్యూబ్ f1 కు సమానం కాబట్టి వాస్తవానికి ln f2 f1అంటే ఏమిటో మనం తెలుసుకోవచ్చు అది టౌln f3 బై f1 అంటే టౌ ln టౌ స్క్వేర్ అంటే 2 ln టౌ ln f4 బై f1 అంటే 3 ln టౌ కాబట్టి టౌ ను మీరు లాగ్ పీరియడ్ అంటారు కాబట్టి అర్రే నుండి రేడియేషన్ పొందాలంటే అది ఫెడ్ సిస్టమ్ ద్వారా ఉత్తేజపరచబడాలి కాబట్టి సాధారణంగా మీరు దీనిని ఫీడ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఫీడ్ ఉంటుంది ఇప్పుడు అదే ఫీడ్ ఇక్కడ ఇవ్వబడింది మరియు దీనికి 180 డిగ్రీల ఫీడ్ ఇవ్వబడుతుంది అంటే ఇక్కడ ట్రాన్స్మిషన్ లైన్ ఉంటే ఇక్కడ ఒక చివర కనెక్ట్ చేయబడింది అదే ముగింపు ఇప్పుడు వెళుతుంది మరియు మరొకటి ట్రాన్స్మిషన్ లైన్లు ఇతర ముగింపు ఇక్కడ కనెక్ట్ చేయబడుతుంది ఇప్పుడు ఇది తరువాతిదానికి వెళుతుంది మరియు ఇది తదుపరిదానికి వెళుతుంది దీని ద్వారా ప్రతి ఒక్కదానికి 180 డిగ్రీల ఫేస్ షిఫ్ట్ ఉంటుంది ఇచ్చిన ఫ్రీక్వెన్సీలోఎలిమెంట్ లోని లాంబ్డా బై 2 కు దగ్గరగా ఉన్నవి కాకుండా మిగతా అన్ని ఎలిమెంట్ లోని కరెంట్స్ చాలా చిన్నవి అని స్పష్టంగా కనుగొనబడింది ఎందుకంటే వాస్తవానికి ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలో ఏమి జరుగుతుందో ఒక నిర్మాణం మాత్రమే రెసొనెట్ అవుతుంది తద్వారా ఒకటి గణనీయమైన కరెంట్ కలిగి ఉంది కాబట్టి అందుకే ఇతర అన్నీ అధిక ఇంపెడెన్స్ అధిక రియాక్టివ్ ఇంపెడెన్స్ కలిగి ఉన్నాయి అందువల్ల కరెంట్స్ అక్కడ ఎక్కువగా ఉండదు అందువల్ల ఈ నిర్మాణం అనంతమైనప్పటికీ మన దిగువ మరియు ఎగువ విషయాలను బట్టి మనం దానిని ముగించవచ్చు నాకు కొంత ఫ్రీక్వెన్సీ కావాలని అనుకుందాం కాబట్టి నేను కొన్ని చిన్న వాటిని తీసుకుంటాను అధిక ఫ్రీక్వెన్సీ అనుకుంటాను కాబట్టి కొన్ని ఎలిమెంట్లను తీసుకుంటాను అప్పుడు నేను దానిని కుదిస్తాను మరియు ఈ వైపు తక్కువ ఫ్రీక్వెన్సీ కాబట్టి 2 3 ను సంగ్రహించి దానిని కుదిస్తాను కాబట్టి ఇది పరిమిత నిర్మాణం ఎందుకంటే ఇది పట్టింపు లేదు ఎందుకంటే మిగిలినవి రెసొనెట్ అవ్వడం లేదు అందువల్ల మీరు ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ను కలిగి ఉంటారు మరియు దాని వద్ద యాంటెన్నా రెసొనెట్ అవుతుంది ఎప్పుడైతే టౌ అనేది సాధారణంగా 0 96 నుండి 0 8 వరకు ఉన్నప్పుడు మనకు లభిస్తుంది ఇది మీకు ఇస్తుందని అనుకుందాం ఈ యాంటెన్నా మీకు 12 dB గెయిన్ ఇస్తుంది మరియు దీని కోసం 8 dB మొదలైన గెయిన్ ను ఇస్తుంది మరియు ఇతర పారామితి సిగ్మా యొక్క విలక్షణ విలువలు అంటే 0 18 నుండి 0 14 వరకు ఉంటాయి కాబట్టి మీరు దానిని కలిగి ఉండవచ్చు కుదించిన తరువాత మీరు టౌ n f ఫ్రీక్వెన్సీ నుండి టౌ n m f వరకు కలిగి ఉండవచ్చు కాబట్టి ఇవి మీరు చెప్పగల అత్యధిక మరియు తక్కువ పౌనపున్య భాగాలు ఇక్కడ ఇది f1 కాబట్టి ఈ నిష్పత్తి సాధారణంగా మీరు 3 1 పొందుతారు అంటే టౌ m యొక్క ఆర్డర్ 3 కాబట్టి ఈ లాగ్ పిరియాడిక్ నిర్మాణం ఒక ఆసక్తికరమైన భావన మరియు వివిధ విషయం వాస్తవానికి మన ఇంజనీరింగ్ మెకానిక్స్ రోజుల నుండి కార్ను స్పైరల్ గుర్తుంచుకుంటే అది కూడా లాగ్ పిరియాడిక్ నిర్మాణం కాబట్టి ఈక్వియాంగులర్ స్పైరల్ యాంటెన్నా వాస్తవానికి ఇది వృత్తాకార యాంటెన్నా కానీ ఇది కూడా ఇదే సూత్రం నుండి కొలవబడుతుంది అంటే పొడవు మొదలైన వాటికి బదులుగా మీరు నిర్మాణాన్ని ఒక కోణం ద్వారా నిర్వచిస్తారు అవన్నీ లాగ్ పిరియాడిక్ యాంటెన్నాగా ఉపయోగించబడతాయి కాబట్టి ఇది అర్రే ని ముగిస్తున్నాము కాబట్టి మనం చూసిన డిస్పర్సివ్ అర్థంలో బ్రాడ్బ్యాండ్ అర్రే ను ఎలా తయారు చేయాలి ఆధునిక యాంటెన్నాలను మనం చూసినప్పుడు బ్రాడ్బ్యాండ్ యొక్క ఈ సమస్యను అధిగమించిన యాంటెన్నా మరియు ఇంపల్స్ రేడియేటింగ్ యాంటెన్నా అని పిలువబడే ఇది నిజమైన నాన్ డిస్పర్సివ్ బ్రాడ్బ్యాండ్ను ఇస్తుంది దీనిని 2005 లో ఈ శతాబ్దం మొదటి దశాబ్దంలో కనుగొన్నారు ఆ సమయంలో దీనిని డివి గిరి మరియు కార్ల్ బామ్ కనుగొన్నారు కాబట్టి యాంటెన్నా చరిత్రలో ఇది మొదటిది ఈ సహకారాన్ని బ్రాడ్బ్యాండ్ చేసింది కాని నిజంగా ఇది నాన్ డిస్పర్సివ్ బ్రాడ్బ్యాండ్ తద్వారా మీరు నేరుగా పల్స్ పంపవచ్చు అయితే ఈ బ్రాడ్బ్యాండ్ యాంటెనాలతో మీరు పల్స్ పంపలేరు కానీ మీకు లాంగ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ పై వివిధ న్యారో బ్యాండ్ సిగ్నల్స్ ఉంటే మీరు ఈ యాంటెన్నా ద్వారా అన్నింటినీ కలిపి పంపించడానికి ప్రయత్నించవచ్చు Thank you ధన్యవాదాలు